కీవర్డ్లు టైం ఎర్రర్ యక్చుయేటర్ నియంత్రిక గెయిన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యక్చుయేటర్ సాచురేషన్ శుభోదయం మరియు PID నియంత్రణపై ఈ కోర్సు యొక్క 12 వ పాఠానికి స్వాగతం కాబట్టి కోర్సు ప్రారంభించే ముందు ఎప్పటిలాగే మనం బోధనా లక్ష్యాలను సమీక్షిద్దాము మరియు మొదట పారిశ్రామిక సందర్భంలో PID నియంత్రణ యొక్క సంబంధిత పారామితులను ఎలా నిర్వచించాలో నేర్చుకుందాము రెండవది ఇంటిగ్రేటర్ వైండ్ అప్ అని పిలువబడే PID నియంత్రణతో మరియు దానిని తగ్గించే మార్గాలతో చాలాసార్లు సంభవించే ఒక ఫెనొమెనొన్ గురించి మనం వివరంగా వివరిస్తాము డెరివేటివ్ నియంత్రణ భాగాన్ని అమలు చేసే వివిధ మార్గాలను మనం వివరిస్తాము మనం కూడా వివరిస్తాము - బంప్లెస్ ఆటో మాన్యువల్ ట్రాన్స్ఫర్ యొక్క ఒక సాంకేతికతను కూడా మనం వివరిస్తాము అంటే నియంత్రణ ఆటో నుండి మాన్యువల్ లేదా మాన్యువల్ నుండి ఆటో కు ట్రాన్స్ఫర్ చేయబడినప్పుడు ఈ ప్రక్రియకు ఎటువంటి షాక్ కలగకుండా ఎలా జరుగుతుందో మరియు చివరికి మనం PID నియంత్రణ ను డిజిటల్ గా అమలు చేయబడుట ను గురించి వివరిస్తాము కాబట్టి మరో మాటలో చెప్పాలంటే ఈ రోజు మనం PID నియంత్రణ యొక్క వివిధ ఆచరణాత్మక అంశాలను చూడబోతున్నాం కాబట్టి PID సమీకరణం తో ప్రారంభిద్దాం ఇది గత పాఠంలో మనం చూసిన PID సమీకరణం ఇక్కడ KP ప్రపోర్షషనల్ గెయిన్ లేదా కొన్నిసార్లు ఇక్కడ వ్రాసినట్లుగా ఇది ప్రపోర్షషనల్ బ్యాండ్ కాదు కానీ అది ప్రపోర్షషనల్ గెయిన్ కానీ ప్రపోర్షషనల్ బ్యాండ్ అని పిలువబడే చాలా సమానమైన పరామితి కూడా PID కంట్రోలర్ల సందర్భంలో ఉపయోగించబడుతుంది ఇది ప్రపోర్షషనల్ గెయిన్ తో ఎలా సంబంధం కలిగి ఉందో త్వరలో చూస్తాము తదుపరిది ఇక్కడ Ti పారామితి దీనిని రీసెట్ టైం అని పిలుస్తారు మరియు మినిట్స్ పర్ రిపీట్ గా పిలువబడే ఒక విచిత్రమైన సౌండింగ్ యూనిట్ లో వ్యక్తీకరించబడింది తదుపరి డెరివేటివ్ టైం ఇక్కడ డెరివేటివ్ టైంయూనిట్ లు అని గమనించండి ఇవి అసాధారణమైనవి ఇది అసాధారణంగా అనిపించవచ్చు కాని సాధారణ రసాయన ప్రక్రియలు నిమిషాల క్రమం యొక్క టైం కాన్స్టాంట్ కలిగి ఉంటాయని గుర్తుంచుకోండి కాబట్టి ఈ సమయాలు తరచుగా నిమిషాల్లో వ్యక్తమవుతాయి చాలా ప్రసిద్ధ నియంత్రణ శాస్త్రవేత్త కార్ల్ జోహన్ ఆస్ట్రోమ్ చేత PID నియంత్రణ సమీకరణం అని పిలవబడే పాఠ్యపుస్తక సంస్కరణ లో చెప్పబడింది ఎందుకంటే ఈ సమీకరణాన్ని అమలు చేయడానికి ముందు మీరు చేయవలసిన వివిధ మార్పులు ఉన్నాయని ఈ పాఠంలో చూస్తాము కాబట్టి మొదట వివిధ పదాలను నిర్వచించడం గురించి చూద్దాం కాబట్టి మనం మొదట ప్రపోర్షషనల్ గెయిన్ లను నిర్వచిస్తాము లేదా ప్రపోర్షషనల్ బ్యాండ్ ప్రపోర్షషనల్ లాభం అందరికీ తెలిసిందే అదే KP ఇది Δ u Δ e లేదా u e అయితే ప్రపోర్షషనల్ బ్యాండ్ ఈ పదం కొత్తది మరియు ఇది కేవలం విలోమ మార్గంలో నిర్వచించబడింది కాబట్టి ఇది కంట్రోలర్ అవుట్పుట్లో వంద శాతం వైవిధ్యానికి కారణమయ్యే ఎర్రర్ యొక్క బ్యాండ్ కాబట్టి ప్రపోర్షషనల్ బ్యాండ్ నిర్వచించబడుతుంది మరియు సాధారణంగా మెస్సుర్మెంట్ రేంజ్ యొక్క శాతంగా వ్యక్తీకరించబడుతుంది కాబట్టి ఇది నిర్వచనం కనుక ఇది విలోమ మార్గంలో ఉంది ఇక్కడ గెయిన్ ue ఇక్కడ మనం PB ని ఎర్రర్ యొక్క బ్యాండ్గా నిర్వచిస్తున్నాము ఇది కంట్రోలర్ అవుట్పుట్లో వంద శాతం వ్యత్యాసానికి లేదా ప్లాంట్ ఇన్పుట్ తారుమారు అవడానికి కారణమవుతుంది కాబట్టి ఆ కోణంలో ఇది KP యొక్క విలోమం కాబట్టి ఈ రేఖాచిత్రాన్ని చూస్తే విషయాలు మరింత స్పష్టమవుతాయి కాబట్టి ఇక్కడ కంట్రోలర్ ఇన్పుట్ చూడండి మరియు ఇది సెట్ పాయింట్ అని అనుకుందాం ప్రస్తుతం సెట్ పాయింట్ ఇక్కడ సెట్ చేయబడింది కాబట్టి అవుట్పుట్ యొక్క మెస్సుర్మెంట్ ఈ జోన్లో ఎక్కడైనా ఉంటే అది వివిధ రకాల ఎర్రర్ ల కు కారణం అవుతుంది మరియు మీరు ప్రపోర్షషనల్ బ్యాండ్ను ఉపయోగిస్తే ఎర్రర్ పెరుగుతుంది కాబట్టి అవుట్పుట్ పెరుగుతుంది ఈ సందర్భంలో ప్రపోర్షషనల్ నియంత్రిక వాస్తవానికి 50 బయాస్ ని కలిగి ఉంటుంది అంటే ఎర్రర్ జీరో అయినప్పుడు నియంత్రిక యొక్క 50 అవుట్పుట్ ఇంకా ఉంది క్షమించండి ఈ లైన్ పొందుతుంది కాబట్టి ఇది సాధారణంగా 50 వద్ద సెట్ చేయబడుతుంది కాబట్టి నియంత్రిక అవుట్పుట్ సమీకరణం వాస్తవానికి ఇలా ఇవ్వబడుతుంది u Kp C కాబట్టి ప్లస్ కాన్స్టాంట్ టర్మ్ C మరియు ఈ కాన్స్టాంట్ టర్మ్ వాస్తవానికి 50 కాబట్టి e జీరో అయినప్పుడు కూడా మీరు 50 అవుట్పుట్ ను పొందగలుగుతారు లేకపోతే చివరి పాఠంలో మనం చూసినట్లుగా ఎల్లప్పుడూ స్టడీ స్టేట్ ఎర్రర్ ఉంటుంది కాబట్టి ఏమి జరుగుతుందంటే ఎర్రర్ ఈ వైపుకు లేదా ఈ వైపుకు మారినప్పుడు అవుట్పుట్ తగ్గుతుంది లేదా పెరుగుతుంది మరియు ఎర్రర్ ఇక్కడ నుండి ఇక్కడకు మారితే ప్లాంట్ కు ఇన్పుట్ 0 నుండి 100 వరకు పెరుగుతుంది కాబట్టి ఇది అవుట్పుట్ కు కారణమయ్యే ఎర్రర్ యొక్క బ్యాండ్ కంట్రోలర్ అవుట్పుట్లో 0 నుండి 100 వరకు వైవిధ్యం ఉంటుంది మరియు ఇది ప్రపోర్షషనల్ బ్యాండ్ కాబట్టి మనం ఒక ఉదాహరణను చూద్దాం Kp Δu Δe అయితే ప్రపోర్షషనల్ బ్యాండ్ KP చేత వంద శాతంగా నిర్వచించబడింది కాబట్టి ఇది 100 ఇన్పుట్ మార్పుకు కారణమయ్యే ఎర్రర్ శాతం లో ఇవ్వబడుతుంది మీరు సులభంగా తెలుసుకోవచ్చు స్పష్టంగా Kp యొక్క తక్కువ విలువ K యొక్క అధిక విలువను సూచిస్తుంది తక్కువ PB లేదా ప్రపోర్షషనల్ బ్యాండ్ యొక్క తక్కువ విలువ అధిక ప్రపోర్షషనల్ గెయిన్ ని సూచిస్తుంది కాబట్టి మనం ఒక ఉష్ణోగ్రత నియంత్రణ లూప్ గురించి మాట్లాడుతున్నామని అనుకుందాం ఇక్కడ పూర్తి స్థాయి మెస్సుర్మెంట్ 50 డిగ్రీల సెంటీగ్రేడ్ అవుతుంది 500C లో 4 అయిన 20C ల ఎర్రర్ 100 ఇన్పుట్ మార్పుకు కారణమవుతుందని అనుకుందాం కాబట్టి వేడి ఉండవచ్చు లేదా దీని అవుట్పుట్ 0W నుండి 5000W లకు లేదా 1000W మారుతుంది కాబట్టి ఎర్రర్ లో 20C మార్పు ఉంటే అప్పుడు హీటర్ అవుట్పుట్ 0 నుండి 100 వరకు మారుతుంది కాబట్టి అలాంటి సందర్భంలో 4 ఎర్రర్ లో మార్పు ఇన్పుట్లో 100 మార్పుకు కారణమవుతుంది కాబట్టి ఈ సందర్భంలో ప్రపోర్షషనల్ బ్యాండ్ 4 కాబట్టి ఇదే ప్రపోర్షషనల్ బ్యాండ్ యొక్క అర్థం ఇప్పుడు ఇంటిగ్రల్ టైం మరియు ప్రపోర్షషనల్ బ్యాండ్ పరంగా మళ్ళీ వ్యక్తీకరించబడిన ఇంటిగ్రల్ గెయిన్ గురించి చూద్దాం ఇప్పుడు ఇక్కడ మీరు అనుకోవచ్చు అందుకే KI గా ఇంటిగ్రల్ గెయిన్ ని వ్యక్తపరచడం కంటే నేను దానిని KP X TI గా ఎందుకు వ్యక్తపరుస్తున్నాను KD అని పిలవగల డెరివేటివ్ గెయిన్ ని నేను KD X TD గా వ్యక్తపరుస్తున్నాను కారణం ఏమిటి కారణం వాస్తవానికి చరిత్రలో పొందుపరిచిన పాత హైడ్రాలిక్ మరియు న్యూమాటిక్ PID కంట్రోలర్లలో కంట్రోలర్ యొక్క నిర్మాణం ఎలా ఉండేదంటే పరికరంలో ని ఒక భాగం KPని నియంత్రించడానికి ఉపయోగిస్తే మరొక భాగం TI నియంత్రించడానికి ఇంకొక భాగం TD ని నియంత్రించడానికి ఉపయోగించబడేది కాబట్టి KP Ti మరియు Td అనే పదాలను గ్రహించడానికి నియంత్రిక లో కొన్ని విభిన్న భాగాలు ఉన్నాయి తద్వారా KPTI యొక్క మొత్తం ఇంటిగ్రల్ గెయిన్ మరియు KPXTD యొక్క మొత్తం డెరివేటివ్ గెయిన్ గ్రహించబడుతుంది కనుక ఇది ఆ సూత్రం నుండి ఇంటిగ్రల్ టైం మరియు డెరివేటివ్ టైం టర్మ్ లు కొనసాగుతున్నాయి అయితే మీకు మైక్రోప్రాసెసర్ ఆధారిత నియంత్రిక ఉంటే ఈ నిబంధనలన్నీ పరిగణించాల్సిన అవసరం లేదు మరియు మీరు KI మరియు KD లతో సమానంగా పని చేయవచ్చు కానీ పరిభాష ఇప్పటికీ కొనసాగుతుంది కాబట్టి అర్ధాలను చూద్దాం ఎందుకంటే KI మరియు KD కేవలం మనకు బాగా అర్థమయ్యే గెయిన్ లు కాబట్టి ఇంటిగ్రల్ టైం ఏమిటో చూద్దాం కాబట్టి ఇంటిగ్రల్ టైం అనేది స్టెప్ ఎర్రర్ సిగ్నల్ కోసం ప్రపోర్షషనల్ నియంత్రణ ప్రయత్నాన్ని లేదా చర్యను పునరావృతం చేయడానికి తీసుకున్న టైం కాబట్టి ఏమి జరుగుతుందంటే ఇది బహుశా అంత స్పష్టంగా లేదు కాబట్టి మనం దృష్టాంతాన్ని చూద్దాం కాబట్టి ఇప్పుడు దీనిని PI కంట్రోలర్ గా తీసుకుందాం మనం దానికి స్టెప్ ఎర్రర్ సిగ్నల్ ఇస్తున్నాం అని అనుకుందాం కాబట్టి ఇక్కడ క్షమించండి కాబట్టి ఇక్కడ మీరు స్టెప్ ఇన్పుట్ కలిగి ఉంటే మీరు కంట్రోలర్ కు స్టెప్ ఇన్పుట్ ఇస్తే అప్పుడు అవుట్పుట్ u ఎలా మారుతుంది అవుట్పుట్ u ఇలా మారుతుంది కాబట్టి వెంటనే Kp భాగం పెరుగుతుంది కాబట్టి ఇది Kp X e అవుతుంది ఆపై ఇంటిగ్రల్ టర్మ్ ఎర్రర్ ని ఇంటిగ్రేట్ చేయడం ప్రారంభిస్తుంది కాబట్టి ఇది పెరుగుతుంది మరియు కొంత సమయం తరువాత ఇన్పుట్ యొక్క ఈ ఇంటిగ్రల్ భాగం ఇన్పుట్ యొక్క ప్రపోర్షషనల్ భాగానికి సమానంగా ఉంటుంది కాబట్టి ప్రపోర్షషనల్ నియంత్రణ ఇన్పుట్ Kp అయితే ఎర్రర్ ని యూనిటీ అనుకున్నందు వల్ల Ti అంత సమయం తరువాత మొత్తం ఇన్పుట్ 2 Kp అవుతుంది లేదా ఇంటిగ్రల్ భాగం ప్రపోష్షనల్ భాగాన్ని పునరావృతం చేస్తుంది కాబట్టి ఆ కోణంలో ఈ నిర్వచనం ఇప్పుడు వివరించబడింది స్టెప్ ఎర్రర్ సిగ్నల్ కోసం ప్రపోర్షషనల్ నియంత్రణ చర్యను పునరావృతం చేయడానికి ప్రయత్నించే సమయాన్ని తీసుకోబడింది మరియు ఇది Kp Ti గా ఇవ్వబడింది కాబట్టి ఈ నిర్వచనం నుండి బహుశా అది మినిట్స్ పర్ రిపీట్ గా ఎందుకు వ్యక్తీకరించబడుతుందో స్పష్టమవుతుంది కాబట్టి ఇది కొనసాగితే ప్రతి Ti నిమిషాలకు ఇంటిగ్రల్ టర్మ్ మరొక Kp సార్లు ఇన్పుట్ను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఇది ప్రపోర్షషనల్ నియంత్రణ ఇది ప్రతి Ti నిమిషాలకు నిరంతరం పునరావృతమవుతుంది ఆ కోణంలో ఒక యూనిట్ మినిట్స్ పర్ రిపీట్ అవుతుంది కాబట్టి ఇది ఇంటిగ్రల్ టర్మ్ ని వివరిస్తుంది ఇప్పుడు మనం డెరివేటివ్ టర్మ్ కి వెల్దాము మళ్ళీ మనకు డెరివేటివ్ గెయిన్ ఉంది మరియు మనకు డెరివేటివ్ టైం ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ డెరివేటివ్ టైం అనేది ర్యాంప్ ఎర్రర్ సిగ్నల్ కోసం డెరివేటివ్ టర్మ్ కి సమానంగా ఉండే ప్రపోర్షషనల్ టర్మ్ కోసం తీసుకున్న సమయం కాబట్టి మళ్ళీ ఇటువంటి దానినే ఇక్కడ రేఖాచిత్రాన్ని చూద్దాం కాబట్టి ఇక్కడ ఇప్పుడు PID కంట్రోలర్ ఉంది కాబట్టి PID కంట్రోలర్ కి మీరు e డాట్ స్లోప్ ఉన్న ర్యాంప్ సిగ్నల్ ఫీడ్ చేస్తే వెంటనే డెరివేటివ్ టర్మ్ స్థిరమైన e డాట్ ఒక్కసారిగా పెరుగుతుంది కాబట్టి వెంటనే ఒక KD ė టర్మ్ ఉంటుంది మరియు KP టర్మ్ ఇప్పుడు పైకి వెళ్లడం ప్రారంభమవుతుంది ఎందుకంటే e పెరుగుతుంది కాబట్టి టైం TD తరువాత ఇది KP ė TD అవుతుంది కాబట్టి KD ė KP ė TD ఇది డెరివేటివ్ టర్మ్ అవుట్పుట్ అప్పుడు KD KP TD కాబట్టి ఇది టైం లేదా డెరివేటివ్ టైం ఆ తరువాత ప్రపోర్షషనల్ చర్య డెరివేటివ్ చర్య ను పునరావృతం చేస్తుంది తద్వారా ఇది వివరించబడుతుంది డెరివేటివ్ టైమ్ అనే పదం యొక్క అర్థం ఏమిటి ఇప్పుడు మనం PID కంట్రోలర్ ని ఎలా అమలు చేయాలో చూద్దాం మరియు మనం ప్రాథమికంగా సంభవించే సమస్యలు ఏమిటో చూడటానికి ప్రయత్నిస్తున్నాము మీరు ఈ పదాన్ని ప్రపోర్షషనల్ లో ఒక ఇంటెగ్రల్ ప్లస్ డెరివేటివ్ గా అమలు చేస్తే కాబట్టి మొదట మనం ఇంటిగ్రల్ పదాన్ని వివరంగా పరిశీలిస్తాము మరియు యాక్యుయేటర్ సాచురేషన్ ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం యాక్చుయేటర్ సాచురేషన్ చాలా సాధారణం కొన్ని సందర్భాల్లో మాత్రమే సెట్ పాయింట్ మారుతూ ఉంటుంది సెట్ పాయింట్ 80 టైం వరకు ఉండవచ్చు దాని గరిష్ట విలువలో 60 మరియు బహుశా 5 టైం వద్దకు చేరుకొంటుంది ఇది 100 కి చేరుకుంటుంది ఇప్పుడు మీరు 100 కంట్రోల్ ఇన్పుట్ కోసం పూర్తిగా ప్రపోర్షషనల్ లో నిజంగా పూర్తి అవుట్పుట్ను అందించగల ఒక యాక్యుయేటర్ ను తయారు చేయవలసి వస్తే అప్పుడు యాక్యుయేటర్ పవర్ రేటింగ్ చాలా పెద్దదిగా ఉండాలి కాబట్టి తరచుగా మనం కంట్రోల్ ఇన్పుట్ కు 70 75 ప్రపోర్షషనల్ ఇన్పుట్ ఇచ్చి ఆతరువాత సాచురేషన్ కు చేరుకునే సందర్భాలను ఇవ్వగలిగే ఒక యాక్చుయేటర్ ను ఎన్నుకోవాలి మీరు చాలా అరుదైన కేసులను కొన్నిసార్లు చాలా అసాధారణమైన కేసులను ఇవ్వబోతున్నారు బహుశా మీరు 75 లేదా 80 కన్నా ఎక్కువ ఇచ్చినప్పుడు కొంత ఎర్రర్ ఉంటుంది మరియు మీరు దానిని సహించటానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఇది చాలా సందర్భాలలో జరుగుతుంది ఇప్పుడు కాబట్టి అటువంటి యాక్చుయేటర్ సాచురేషన్ సందర్భాలలో PID కంట్రోలర్కు ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి ఈ కేసును చాలా జాగ్రత్తగా చూద్దాం యాక్చుయేటర్ ఉత్పత్తి చేయగల గరిష్ట అవుట్పుట్ ఇదే అని అనుకుందాం కాబట్టి ఇక్కడ అది సాచురేషన్ కు చేరుకుంటుంది అది ఇకమీదట అవుట్పుట్ ఉత్పత్తి చేయలేదు కాని దాని కంటే ఎక్కువ సెట్ పాయింట్ ఇవ్వబడింది కాబట్టి యాక్చుయేటర్ సహజంగా ఈ సెట్ పాయింట్కు అనుగుణమైన ఇన్పుట్ ఇవ్వలేదు కాబట్టి ఏమి జరుగుతుందంటే అవుట్పుట్ పెరుగుతుంది మరియు ఇక్కడ అది సాచురేషన్ కి చేరుకుంటుంది కాబట్టి అవుట్పుట్ ఈ పాయింట్ దాటి పెరగదు మరియు ఇంత ఎర్రర్ ఉంటుంది ఇదే స్టడీ స్టేట్ ఎర్రర్ ఉంటుంది దాని గురించి ఎవరు ఏమీ చేయలేరు ఎందుకంటే మీరు ఏ నియంత్రణను వర్తింపజేసినా యాక్యుయేటర్ ఇన్పుట్ ఇవ్వలేరు కాబట్టి ప్లాంట్ ఇన్పుట్ పెరగదు ఇప్పుడు సెట్ పాయింట్ తగ్గిందని అనుకుందాం అది ఆ సెట్ పాయింట్ను చేరుకోలేదని మీరు గ్రహించడం వళ్ళ తగ్గుతుంది కాబట్టి వెంటనే ఈ అవుట్పుట్ స్థాయి ని యాక్చుయేటర్ చేరుకోగలదు కాబట్టి కావాల్సిన విషయం ఏమిటంటే నియంత్రణ చర్య ద్వారా యాక్చుయేటర్ అవుట్పుట్ తగ్గుతుంది మరియు ఇంటిగ్రల్ నియంత్రణలో సాధారణమైనట్లుగా మనం జీరో స్టడీ స్టేట్ ఎర్రర్ పాయింట్ వద్దకు చేరుకుంటుంది కానీ ఖచ్చితంగా అది జరగదు ఎందుకు జరగదు ఇప్పుడు మీకు ఉన్న ఈ ఎర్రర్ ని వెంటనే తగ్గించలేదు అనుకుందాం కాబట్టి PID కంట్రోలర్లోని ఇంటిగ్రల్ ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటుంది అయితే ఇది నియంత్రణ ఇన్పుట్ను ఉత్పత్తి చేయలేదు ఎందుకంటే PID కంట్రోలర్ అవుట్పుట్ నిరంతరం పెరుగుతున్నట్లుగా ఆ ఇన్పుట్ ఇవ్వబడుతుంది ఇది యాక్చుయేటర్ ఇన్పుట్కు కూడా వస్తోంది కాని యాక్యుయేటర్ ఇప్పటికే సాచురేషన్ కు చేరుకున్నందున అవుట్ ఫుట్ ను ఇవ్వలేక పోతుంది ఇప్పుడు కొంత సమయం తరువాత నియంత్రణ ఇన్పుట్ ఇప్పుడు తగ్గించబడింది ఇప్పుడు ఏమి జరగబోతోంది గమనించదగినది ఏమిటంటే కంట్రోల్ ఇన్పుట్ వెంటనే పడిపోయి కావలసిన స్టడీ స్టేట్ కి చేరుకుంటుంది అయితే అది అలా చేయకుండా సెట్ పాయింట్ ఇప్పుడు తగ్గించబడిందని విస్మరించి అదే స్థాయి వద్ద కొనసాగుతుంది మరియు కొంత సమయం తరువాత యాక్యుయేటర్ కంట్రోల్ దశకు సెట్ పాయింట్ కి ప్రతిస్పందిచడం ప్రారంభిస్తుంది ఇప్పుడు ఈ ప్రొఫెనోమెనోన్ ని ఇంటిగ్రేటర్ వైన్డ్ అప్ అని పిలుస్తారు ప్రాథమికంగా ఏమి జరిగిందంటే ఇంటిగ్రేటర్ ఉబ్బినట్లు లేదా తేలుతున్నట్లు గా మారుతుంది కాబట్టి ప్లాంట్ ఈ ఉత్పత్తిని చేరుకోలేదని గ్రహించలేదు కాబట్టి ఎర్రర్ కొనసాగుతుంది కాబట్టి ఇది అనవసరంగా మరింత నియంత్రణ ఇన్పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది మరియు తేలి పోతుంది తద్వారా ఇది ఇంటిగ్రేటెడ్ వైన్డ్ అప్ మరియు ఇది వస్తావ కారణాల వల్ల తప్పనిసరిగా జరుగుతుంది ఈ పాయింట్ నుండి ఎర్రర్ కొనసాగుతున్న సమయంలో చూడండి ఎర్రర్ కొనసాగుతుంది కాబట్టి ప్రపోర్షషనల్ ఇన్పుట్ స్థిరంగా ఉంటుంది కాని ఇంటిగ్రల్ ఇన్పుట్ పెరుగుతోంది కాబట్టి ఈ సమయంలో అది ఈ విలువను చేరుకుందని అనుకుందాం ఇప్పుడు సెట్ పాయింట్ తగ్గింది కాబట్టి ఈ సమయంలోనే సెట్ పాయింట్ తగ్గింది ఇప్పుడు ఏమి జరగబోతోంది మరియు ఇది సాచురేటెడ్ అవుట్పుట్ కాబట్టి ఇంటిగ్రల్ సాచురేటెడ్ స్థాయికి మించి ఉంది కాబట్టి ఇప్పుడు సెట్ పాయింట్ తగ్గింది ఇప్పుడు ఎర్రర్ నెగటివ్ గా మారింది కాబట్టి ఇంటిగ్రల్ విలువ ఇప్పుడు తగ్గుతోంది అయితే ఇది పాజిటివ్ గా ఉంది ఈ సమయంలో నియంత్రణ ఇన్పుట్ సాచురేషన్ స్థాయి కంటే ఎక్కువగా ఉందని చూడండి కాబట్టి వాస్తవానికి ఈ స్థాయి కి వెళ్ళాలి మరియు అందువల్ల అవుట్పుట్ కొనసాగుతుంది కాబట్టి చాలా సమయం తరువాత మాత్రమే ఇది సాచురేటెడ్ ఇన్పుట్ స్థాయి దిగువకు వస్తుంది మరియు తరువాత అది మరింత దిగువకు వెళుతుంది కాబట్టి అక్కడ ఈ దశ నుండి అవుట్పుట్ తగ్గడం ప్రారంభమవుతుంది కాబట్టి ఇది జరుగుతుంది కాబట్టి పూర్తి ఆలోచన ఇంటెగ్రల్ ను కాబట్టి ఇది జరుగుతుంది కాబట్టి మొత్తం ఆలోచన ఏమిటంటే ఇంటిగ్రల్ ను ఆకస్మికంగా పెరగడానికి మరియు సమయంతో నిరంతరం పెరగడానికి అనుమతించకూడదు క్షమించండి యాక్యుయేటర్ సాచురేషన్ వంటి ఫెనొమెనొన్ కారణంగా ఎర్రర్ కొనసాగితే అది ఖచ్చితంగా అనేక విధాలుగా చేయవచ్చు మరియు ఇక్కడ ఈ పథకం అనేక సాధ్యమైన పథకాలలో ఒకటి అని గ్రహించవచ్చు కాబట్టి ఈ సాధారణ నియంత్రికను చూడండి ప్రస్తుతానికి మీరు విస్మరించగల డెరివేటివ్ పదం ఇప్పుడు పట్టించుకోదగినది కాదు కాబట్టి మనకు ప్రపోర్షషనల్ టర్మ్ ఉంటుంది డెరివేటివ్ టర్మ్ కూడా ఉంటుంది దీనిని ఈ స్లైడ్లో మనం పరిగణించ లేదు కాబట్టి ఏమి జరుగుతోంది వాస్తవానికి ఇక్కడ ఉన్నది యాక్చుయేటర్ అని అనుకుందాం కాబట్టి యాక్యుయేటర్కు సాచురేషన్ అనే లక్షణం ఉంది కాబట్టి ఇది కంట్రోలర్ అవుట్పుట్ మరియు ఇది ప్లాంట్ ఇన్పుట్ అయినప్పటికీ మధ్యలో యాక్చుయేటర్ ఉంటుంది కాబట్టి మీరు ఏమి చేస్తున్నారంటే మీరు నిజంగా భౌతిక ప్లాంట్ యొక్క ఇన్పుట్ను గ్రహిస్తున్నారు మీరు ఆలా చేయవచ్చు లేదా మీరు కంట్రోలర్లోనే యాక్యుయేటర్ యొక్క నమూనాను కలిగి ఉండవచ్చు మరియు ఇన్పుట్ ఇచ్చే ముందు ఇది నిజంగా యాక్యుయేటర్ పరిమితిని దాటుతుందో లేదో సరి చూసుకోండి కాబట్టి మీరు దీన్ని సాఫ్ట్వేర్లో చేయవచ్చు లేదా మీరు సెన్సార్ను ఉపయోగించి ఏ ఇన్పుట్ వెళ్తోంది అని చూడవచ్చు ఇప్పుడు v u కంటే పెద్దది అయినప్పుడు ఈ యాక్చుయేషన్ ఎర్రర్ నెగటివ్ గా మారుతుంది ఇప్పుడు మీరు చేయాలనుకుంటున్నది ఇప్పుడు మీరు ఈ యాక్చుయేషన్ ఎర్రర్ని తీసుకొని మీరు దానిని ఫీడ్ చేస్తే ఇక్కడ నెగటివ్ టర్మ్ వస్తోంది మరియు ఇక్కడ ఎర్రర్ పాజిటివ్ అవుతుంది కాబట్టి PID ఇంటిగ్రల్ టర్మ్ ద్వారా పాజిటివ్ టర్మ్ వస్తోంది కాబట్టి మీరు ఈ గెయిన్ ను తగిన పద్ధతిలో నిర్వచించాలి అంటే v ప్రతికూలంగా మారినప్పుడు ఈ సిగ్నల్ జీరో అవుతుంది కాబట్టి ఈ సిగ్నల్ జీరో అయినప్పుడు ఈ ఇంటిగ్రేటర్ నిర్మించబడదు కాబట్టి ఈ ఇంటిగ్రేటర్ అవుట్పుట్ అలాగే స్థిరమైన విలువ వద్ద ఉంటుంది కాబట్టి మీరు యాక్చుయేటర్ సాచురేషన్ ని కలిగించే ఇన్పుట్ ఇస్తున్నప్పుడల్లా మనం PID కంట్రోలర్కు జోడించిన ఈ ప్రత్యేక మార్గం ఇప్పుడు ఇంటిగ్రల్ టర్మ్ ను అకస్మాత్తుగా పెరగకుండా నిరోధిస్తుంది తద్వారా సెట్ పాయింట్ తగ్గినప్పుడు ప్లాంట్ ల ఉత్పత్తి చాలా సజావుగా అనుసరిస్తుంది కాబట్టి ఇది యాంటీ రీసెట్ వైన్డ్ అప్ కోసం ఉపయోగించే పథకాల్లో ఒకటి కొన్నిసార్లు ఇంటిగ్రల్ వైన్డ్ అప్ ను రీసెట్ వైన్డ్ అప్ అని పిలుస్తారు కాబట్టి తరువాతది చూద్దాం ఇప్పుడు PID కంట్రోలర్లు చారిత్రాత్మకంగా వాటిలో చాలా హైడ్రాలిక్ మరియు న్యూమాటిక్ పరికరాలను ఉపయోగించి తయారయ్యాయని నేను చెప్తున్నాను కాబట్టి అవి కొన్ని రియలైజేషన్ నిర్మాణాలను కలిగి ఉన్నాయి కాబట్టి ఇది ఒక విలక్షణమైన నిర్మాణం ఇక్కడ నేను చెప్పినట్లుగా నియంత్రిక యొక్క ఒక భాగం సాధారణంగా మనం చూసే ఫ్లాపర్ నాజిల్ వంటి పరికరాలను గ్రహించటానికి ఉపయోగించాము మరియు ఈ టైం కాన్స్టాంట్ లను గ్రహించడానికి ఉపయోగించే వివిధ రకాలైన బెలోస్ లేదా కక్ష్యలు పరిమితులు ఉన్నాయి కాబట్టి ఈ నియంత్రిక నిర్మాణాన్ని చూడండి కాబట్టి మీరు దీనిని గ్రహించినట్లయితే ప్రస్తుతానికి ఈ విషయాన్ని మనం మరచిపోదాం అది నేరుగా వెళుతుంది అని అనుకుందాం కాబట్టి మీరు ఈ నిర్మాణాన్ని తీసుకుంటే మీరు U మరియు v ల మధ్య ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను లెక్కించినట్లయితే KI అక్కడ KP TI గా గుర్తించబడిందని గమనించండి కాబట్టి పరస్పర చర్య ఉంది దీనిని ఇంటరాక్టివ్ మోడ్ అని పిలుస్తారు ఎందుకంటే మీరు ప్రపోర్షషనల్ గెయిన్ KP ని మారిస్తే అప్పుడు ఇంటిగ్రల్ గెయిన్ KI కూడా మారుతుంది కాబట్టి మీరు ఇంటిగ్రల్ గెయిన్ లను స్థిరంగా ఉంచాలనుకుంటే మీరు KP ని కూడా మార్చాలి కాబట్టి వివిధ పారామితులు ఇంటరాక్టివ్ మోడ్లో వైవిధ్యంగా ఉండవు కాని అవి తప్పక ఇంరేటివ్ గా ఉండాలి మరియు ఈ పరిమితిని విస్మరించి v మరియు u మధ్య ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విలువ ఒక నిర్దిష్ట విలువకు మించి ఉన్న లేదా తక్కువగా ఉన్న ఉంటే అది పరిమితం చేస్తుంది ప్రస్తుతానికి మీరు పరిమితిని విస్మరిస్తే మీరు u మరియు v మధ్య ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను కింద తెలిపిన విధంగా కనుగొంటారు 11STi కాబట్టి మీరు దానిని Kp ద్వారా గుణించినప్పుడు మీరు PI కంట్రోలర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను పొందుతారు కాబట్టి ప్రాథమికంగా మీరు గ్రహించినది అదే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ KP11STi కానీ మీరు దీన్ని ఈ విధంగా గ్రహించారు ఇప్పుడు ఇంటిగ్రల్ వైన్డ్ అప్ ను నివారించడానికి ఈ నిర్మాణంలో కూడా ఉపయోగించబడే పరిమితి యొక్క పాత్రను చూద్దాం కాబట్టి u పెరిగితే ఇది వాస్తవానికి యాక్యుయేటర్కు వెళ్లే కంట్రోలర్ అవుట్పుట్ కాబట్టి ఇది చాలా ఎక్కువైతే ఏమి జరగబోతోంది అంటే కంట్రోలర్ లోపల ఉన్న ఈ లిమిటెర్ దీన్ని పరిమితం చేయబోతోంది కాబట్టి ఇది స్థిరంగా మారుతుంది కాబట్టి ఇది u స్థిరంగా మారినప్పుడు ఇవి సరళమైన ఫస్ట్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లు అని మీరు చూడగలరు కాబట్టి ఆ సమయంలో ఈ ఇన్పుట్ కూడా స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుందంటే ఎర్రర్ స్థిరంగా ఉంటుంది కాబట్టి ఈ v స్థిరంగా ఉంటుంది మరియు ఎందుకంటే ఇది u హై లెవెల్ కి వెళ్లింది గనుక కాబట్టి మీరు లిమిటెర్ ని ఏ స్థాయి వద్ద సెట్ చేసారో దానిపై ఆధారపడి ఇది కూడా స్థిరంగా ఉంటుంది కాబట్టి u స్థిరంగా మారుతుంది కాబట్టి PI కంట్రోలర్ యొక్క అవుట్పుట్ నిరవధికంగా నిర్మించబడదు కాని పరిమితం అవుతుంది కాబట్టి ఇది సాధారణంగా హైడ్రాలిక్ మరియు న్యూమాటిక్ నియంత్రణలలో అమలు చేయగల మరొక మార్గం యాంటీ రీసెట్ వైన్డ్ అప్ పథకం